కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేస్తాం అంటే మనం షేప్ ఫంక్షన్లను ఎలా చూశాము మనం చూడవలసిన తదుపరి విషయం ఏమిటంటే వేవ్ ఈక్వేషన్తో ప్రారంభించి బలహీనమైన రూపానికి వెళ్లడం అనేది FEM వ్యూహం కాబట్టి మనం ఉపయోగించగల సమీకరణం ఏమిటో చూద్దాం మాక్స్వెల్ సమీకరణాలు అన్నీ మాక్స్వెల్ సమీకరణం నుండి మొదలవుతాయి కాబట్టి మొదటి సమీకరణం మరియు రెండవ సమీకరణం సరే కాబట్టి మనం ఏమి చేస్తామో మునుపటి సందర్భంలో మనం 1 పోలరైజేషన్ పరిగణించవచ్చు ఇతర పోలరైజేషన్ కూడా అదే రకమైన తర్కం ఉపయోగిస్తుంది కాబట్టి మనం ఉపరితల సమగ్రంలో TM పోలరైజేషన్ చేస్తున్నాము కాబట్టి ప్లేన్లో H ఉంటుంది మరియు Ez లంబంగా ఉంటుంది కాబట్టి నేను మీతో 2D TM పోలరైజేషన్ గురించి మాట్లాడటం కొనసాగించాలనుకుంటే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడటం కొనసాగించాలనుకుంటున్నాను కాబట్టి నేను దేని గురించి మాట్లాడాలి ప్లేన్లో H Hని నేను పరిష్కరిస్తాను ఎందుకంటే నేను Hని వెక్టార్గా వ్యక్తపరచవచ్చు E స్కేలార్ అక్కడ వెక్టార్ గురించి ఏమి లేదు సరే కాబట్టి నేను ఇప్పుడు ఏమి చేస్తాను విద్యార్థి ఉంటాయి అవును ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు ఈ సమీకరణాన్ని తీసుకుందాం కాబట్టి మొదటి సమీకరణం యొక్క కుడి వైపు నుండి ఏదైనా తీసివేయడానికి నాకు అవసరమైన ఇతర కర్ల్ సమీకరణాన్ని ఉపయోగించడానికి మనం ఇంతకు ముందు చేసాము మరియు అది a ఇక్కడ ఉన్న ఈ ఎప్సిలాన్ మరియు స్థలం యొక్క విధిగా ఉంది కాబట్టి నేను దీన్ని ఇక్కడికి తీసుకురాగలను స్థలం యొక్క ఫంక్షన్ కి సమానంగా ఉంటుంది తదుపరి దశ ఏమిటి నేను ప్రస్తుతానికి J పదాన్ని విస్మరిస్తున్నాను దానిని జోడించడం సులభం తదుపరి దశలో ఏం చేయాలి విద్యార్థి కర్ల్ రెండు వైపులా కర్ల్ తీసుకోవాలి కాబట్టి నేను దీన్ని ఎక్కడ భర్తీ చేస్తాను మరియు నేను పొందబోతున్నాను కాబట్టి నేను ఎలెక్ట్రిక్ ఫీల్డ్ను తొలగించాను మరియు వెక్టార్ వేవ్ ఈక్వేషన్లో నేను ఒక తెలియనిది పొందాను అది H సరైనది కాబట్టి నేను దీన్ని 1 సమీకరణంగా మిళితం చేయగలను ఇది నా వెక్టర్ వేవ్ సమీకరణం అని వ్రాయండి కాబట్టి సాధారణంగా ఈ సమస్యలో నాకు ఇవ్వబడినది ఏమిటంటేనాకు స్థలం యొక్క ఫంక్షన్గా ఇవ్వబడినందున కొంత ఇన్సిడెంట్ ఫీల్డ్ నాకు ఇవ్వబడింది వస్తువు ఇవ్వబడింది ప్రతిచోటా ఫీల్డ్లను కనుగొనండి సరే కాబట్టి ఇది వెక్టర్ వేవ్ సమీకరణం సరే ఇప్పుడు ఇక్కడ కొంత వస్తువుతో ఇక్కడ ఒక రకమైన డొమైన్ ఇవ్వబడింది ఇది నా సరే కనుక FEMలో మనం ఏమి చేయాలి మనం ఈ మొత్తం విషయాన్ని చిన్న చిన్న త్రిభుజాలుగా విభజించి ఆపై చేస్తాము కాబట్టి తరంగ సమీకరణం FH 0 సరైనది కాబట్టి మేము 1Dలో ఉపయోగించిన పదం కూడా అదే నేను ప్రతిదానిని 1 వైపుకు తీసుకున్నప్పుడు నేను దానిని రెసిడ్యు అని పిలిచాను కాబట్టి ఆదర్శ ప్రపంచంలో నాకు కావలసిన ప్రతి r కోసం FH 0 ఇది తరంగ సమీకరణం యొక్క పరిష్కారం కానీ సాధ్యం కాదు కనుక తదుపరి ఉత్తమ విషయం ఏమిటి నేను సగటు బరువున్న కోణంలో స్థిరపడతాను కాబట్టి FEM బదులుగా వెయిటెడ్ రెసిడ్యుల్ మెథడ్ డొమైన్పై ఇంటిగ్రేట్ చేస్తుంది కనుక ఒక టెస్టింగ్ ఫంక్షన్ను తీసుకోండి ఇప్పుడు నేను తప్పనిసరిగా డాట్ ఉత్పత్తిని తీసుకోవాలి ఎందుకంటే నిజానికి వెక్టార్ కాబట్టి ఏదైనా అవకలన సమీకరణం ద్వారా FEM వెయిటెడ్ రెసిడ్యుల్ మెథడ్కి ఇది ప్రారంభ స్థానం ఇది సగటు బరువున్న అర్థంలో అమలులో ఉన్న రెసిడ్యుల నుండి మీరు చేసే విధానం కాబట్టి తరువాత బలహీనమైన రూపంలోకి మార్చడానికి మనం ఏమి చేయాలో చూద్దాం ఇది సరే కాబట్టి మేము 2D వెక్టర్ FEM గురించి మా చర్చను కొనసాగిస్తాము మరియు ఇప్పటి వరకు మనకు ఉన్నది వేవ్ ఈక్వేషన్ వేవ్ ఈక్వేషన్ ఒక విషయం నేను ప్రస్తావించదలుచుకున్నాను నేను ఈ సమీకరణాన్ని ఇక్కడ తీసుకున్నప్పుడు వాస్తవానికి ఇక్కడ J పదం కూడా ఉంది నేను ప్రస్తుతానికి విస్మరించాను సమస్యను బట్టి మీరు దాన్ని జోడించాలి కాబట్టి ఈ చర్చలో కరెంట్ ఉంటే సరఫరా చేయబడదని మనం ఊహిస్తున్నాము అది ఈ సమీకరణంలో కూడా కనిపిస్తుంది కనుక రెసిడ్యూయల్లో ఈ J పదాన్ని కూడా కలిగి ఉంటుంది ఇది సాధారణంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి FEM యొక్క తత్వశాస్త్రం అదే వెయిటెడ్ రెసిడ్యుల్ మెథడ్ నేను నా టెస్టింగ్ ఫంక్షన్లను తీసుకుంటాను మరియు ఈ రెసిడ్యూయల్ సగటు అర్థంలో 0 అని విధిస్తాను కాబట్టి ఇప్పుడు మనం దీన్ని తెరిచి ఇక్కడ నుండి బలహీనమైన రూపం ఏమిటో చూద్దాం అలా చేసే ముందు మనం ఏం చేయబోతున్నాం అనే ఆలోచన ఉండాలి కాబట్టి 1D లో కీలకమైన ట్రిక్ ఏమిటి ఇది భాగాల వారీగా బలహీనమైన ఫారమ్ ఇంటిగ్రేషన్గా మార్చడానికి మనకు వీలు కల్పించింది మరియు మనకు అది అవసరం మీరు ని పరిశీలిస్తే ఇక్కడ ఒక డబుల్ డెరివేటివ్ ఉంది ఇక్కడ ఒక డెల్ మరియు ఇక్కడ మరొక డెల్ ఉంది మరియు ఈ విధమైన డబుల్ డెరివేటివ్ పదం ఇక్కడ ఉంది మరియు మనం అవకాశం ఇచ్చిన డబుల్ డెరివేటివ్లతో వ్యవహరించడం ఇష్టం లేదు కాబట్టి మనం దానిని సింగిల్ డెరివేటివ్లుగా మార్చాలనుకుంటున్నాము కాబట్టి భాగాల ద్వారా ఏకీకరణ అనేది మనం చేయవలసి ఉంటుంది కానీ రెండు కోణాలలో ఎలా ఉంటుంది నేను మీకు రెండు కోణాలలో భాగాల వారీగా ఇంటిగ్రేషన్ని చెబితే అది వెంటనే మీకు గుర్తు వస్తుందని నేను అనుకోను కాబట్టి వెక్టార్ కాలిక్యులస్ నుండి చాలా సులభమైన వ్యక్తీకరణ అక్కడ మనకు సహాయం చేస్తుందని మనం చూస్తాము కాబట్టి మనం దీనిని వ్రాస్దాము నేను దీన్ని ఇక్కడ పైన వ్రాస్తాను స్థలం యొక్క విధి అని గుర్తుంచుకోండి లేకపోతే సమస్య ఆసక్తికరంగా ఉండదు కాబట్టి నేను డాట్ dr వ్రాసాను మనం 2D సమస్యను పరిశీలిస్తున్నందున ఇది టూ డైమెన్షనల్ డిఫరెన్షియల్ ఉదాహరణకు ఇది dx dy z హేట్ కావచ్చు కనుక నేను దానిని ఓకే అని చిన్న సంజ్ఞామానంలో వ్రాస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం భాగాల వారీగా ఏకీకరణను వర్తింపజేయవలసిన భాగం కాబట్టి ఎడమ వైపున ఉన్న ఈ మొదటి భాగాన్ని చాలా సులభమైన గుర్తింపును చూద్దాం ఇది మనం రెండవ భాగాన్ని సులభంగా చూడబోతున్నాం కాబట్టి ఇది ఎలా కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది కాబట్టి దీన్ని తిరిగి వ్రాయడానికి సులభమైన మార్గం ఉంది

సరే ఇవి వెక్టార్ కాలిక్యులస్లో ప్రామాణిక గుర్తింపులు తర్వాత మనం ఏమి చేయాలి సమగ్రం యొక్క మొదటి పదం లోపల ఈ గుర్తింపును భర్తీ చేస్తాము కాబట్టి మనం మొదటి పదాన్ని తీసుకుంటాము మొదటి పదానికి ఏమి జరుగుతుంది కాబట్టి మొదటి పదాన్ని వ్రాస్దాం ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏమీ లేదు కాబట్టి నేను రెండవ ఉత్పన్నం నుండి తప్పించుకున్నాను మొదటి టర్మ్లో ఏదైనా రెండవ ఉత్పన్నం ఉందా ప్రతికూల రెండవ టర్మ్ ఉంది కాబట్టి మనం ఏమి చేయాలి విద్యార్థి కానీ కానీ నేను ఏకీకృతం చేస్తే అయితే నేను ఎలా ఏకీకృతం చేయాలి ఇది మీరు ఇప్పటికే చూసిన సిద్ధాంతం లేదా వెక్టర్ కాలిక్యులస్ లాగా ఉందా విద్యార్థి అవును డైవర్జెన్స్ ఏదైనా కావచ్చు మరియు దానిపై ఒక ఉపరితలం సమగ్రంగా ఉంటుంది కనుక ఇది ఏ సిద్ధాంతం వలె ఉంటుంది విద్యార్థి 2D డైవర్జెన్స్ 2D డైవర్జెన్స్ సిద్ధాంతం సరైన సమాధానం 2D డైవర్జెన్స్ సిద్ధాంతం సరైనది కాబట్టి ఈ పదం అలాగే ఉంటుంది మైనస్ రెండవ పదం ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ ఏ సమగ్రంగా మారుతుంది విద్యార్థి లైన్ అవును రేఖ సమగ్రత డైవర్జెన్స్ సిద్ధాంతం ఒక కోణాన్ని తగ్గించడంలో మనకు సహాయపడుతుంది కాబట్టి అవుట్గోయింగ్ ఫ్లక్స్ ఏం అవుతుంది విద్యార్థి లైన్ రేఖ లేదా ఉపరితలం దేనిపై ఆధారపడి ఉంటుంది నేను 3Dలో ఉంటే మొత్తం వాల్యూమ్పై వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవర్జెన్స్ ఉపరితలంపై ఫ్లక్స్ సమగ్రంగా మారుతుంది 2Dలో ఉపరితల సమగ్రత రేఖ సమగ్రంగా మారుతుంది మరియు రేఖ నుండి ఎంత ఫ్లక్స్ బయటకు వెళ్తుంది కాబట్టి ఈ మొత్తం వ్యక్తీకరణ ద్వారా ఏదో పదం భర్తీ చేయబడింది కనుక అవుతుంది కాబట్టి ఇది నా కంప్యూటేషనల్ డొమైన్ ఇది మొత్తం అంతర్గత విషయం మరియు ఈ సందర్భంలో ఉపరితలం లేదా రేఖ కాబట్టి నేను ఇప్పుడు తప్పించుకున్నాను అనుకుందాం 2D డైవర్జెన్స్ థియరమ్ని ఉపయోగించడం ద్వారా డబుల్ డెరివేటివ్ పోయిందని చెప్పుకుందాం కాబట్టి మీలో సమస్య ఉన్న వారి కోసం మనం ఈ 2D డైవర్జెన్స్ థియరమ్లో పిలుస్తాము నేను దానిని ఇక్కడ వ్రాస్తాను కాబట్టి కాబట్టి ఇవన్నీ కొంచెం క్లిష్టంగా కనిపిస్తున్నాయని నా ఉద్దేశ్యం కానీ ఇది చాలా కష్టం కాదు కనుక అన్నింటినీ కలిపితే నా బలహీన రూపం ఎలా ఉంటుంది మొదటి పదం అలాగే ఉంటుంది

కాబట్టి ఇది 2D బలహీనమైన ఫారమ్ ప్రశ్న కాబట్టి గామా ఈ మాధ్యమం యొక్క మొత్తం బౌండరీ లేదా త్రిభుజం యొక్క బౌండరీ అయి ఉండాలి ఈ మాధ్యమం యొక్క మొత్తం బౌండరీ ఎందుకంటే మీరు ఈ మొత్తం స్లయిడ్ని చూస్తే నేను త్రిభుజాన్ని ఎక్కడైనా ఉపయోగించానా లేదు నా ఉద్దేశ్యం నేను ఇప్పుడే ఫిగర్ ద్వారా సూచించాను కానీ త్రిభుజం కనిపించడం లేదు ఎందుకంటే నేను H ను H గా ఉంచినందున H ఏమైనప్పటికీ తర్వాత నేను H త్రిభుజాల పరంగా వ్రాస్తాను కానీ ఇలా వెళుతున్నప్పుడు ఈ డైవర్జెన్స్ సిద్ధాంతం మొత్తం సరిహద్దు గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ సరిహద్దు పదం కేవలం సరిహద్దులో ఎందుకు వస్తోంది ఇది మీకు ఉప డొమైన్ బేసిస్ ఫంక్షన్లు లేదా మొత్తం డొమైన్ బేసిస్ H అని తెలుసుకోవడం కోసం H కలిగి ఉండటానికి నన్ను ఏ విధంగానూ బలవంతం చేయదు అది చాలా సాధారణమైనది విద్యార్థి ఈ సమీకరణం మన దగ్గర లేకున్నా టెస్సలేషన్ మొత్తం మనకు ఇక్కడ టెస్సలేషన్ లేదు మనం వెక్టర్ కాలిక్యులస్ నుండి ప్రాథమిక గుర్తింపులను ఉపయోగించాము మనకు ఇప్పటివరకు టెస్సెల్లేషన్ H లేదు విద్యార్థి ఇప్పటికీ మొత్తం డొమైన్ ప్రతిదీ కాబట్టి వెక్టార్ కాలిక్యులస్ సరళీకరణాలు అన్నింటిని ముందుగా చేసి ఆపై టెస్సెల్లేషన్ బేసిస్ ఫంక్షన్కి వెళ్లడం అర్థవంతంగా ఉంటుంది ఎందుకంటే ఆ విధంగా మీరు మీ సమస్య యొక్క సంక్లిష్టతను తగ్గించుకుంటారని నా ఉద్దేశ్యం కాబట్టి n హాట్ ఇప్పుడు అవుట్పుట్ అవుతుంది నేను ఇప్పుడే ఒక దీర్ఘచతురస్రాన్ని గీసాను అది మీకు కావలసిన ఆకారాన్ని కలిగి ఉంటుంది ఇది సమస్యను బట్టి ఉంటుంది కాబట్టి అటువంటి గణన డొమైన్కు బదులుగా నేను కొంచెం భిన్నమైన డొమైన్ని కలిగి ఉన్నానని భావించుకుందాం కనుక నేను ఈ విధంగా బయటి త్రిభుజాన్ని కలిగి ఉన్నాను మరియు నా దగ్గర కొన్ని తప్పిపోయిన మెటాలిక్ ఉన్నాయి మీకు కొంత భాగం తెలుసు అక్కడ లోహపు ముక్కను కలిగి ఉండనివ్వండి అని నాకు తెలుసు లోపల ఉన్న ఫీల్డ్ లోహం లోపల ఉందని నాకు తెలుసు విద్యార్థి 0 0 దాన్ని అనుకరించడం మరియు దానిని 0 సరైనదిగా గుర్తించడంలో అర్థం లేదు కాబట్టి నేను ఈ హాష్ ప్రాంతాన్ని ఇక్కడ నుండి మినహాయించాలని అనుకుంటున్నాను నేను చేసిన దానిలో ఏమి మారుతుంది విద్యార్థి మొదటి మైనస్ అవును కాబట్టి ఈ డైవర్జెన్స్ థియరం 2 లైన్ ఇంటెగ్రల్స్ను కలిగి ఉండేలా మినహాయించబడుతుంది కాబట్టి మీరు ఈ పచ్చటి ప్రాంతంలో మాత్రమే ఏకీకృతం చేస్తున్నారు కాబట్టి నేను దీనిని కాల్ చేస్తే ఆ సందర్భంలో RHS అవుతుంది మరియు వ్యక్తీకరణ అలాగే ఉంటుంది మరియు ఇక్కడ రీజియన్ గామా ఈ హాష్ రీజియన్ను మినహాయిస్తుంది కాబట్టి సరైన ఉపయోగం లేని చోట మీరు ఎలాంటి అనుకరణ చేయకూడదనుకుంటున్న ప్రాంతాల గురించి మీకు తెలిసినందున ఇది మనం గుర్తుంచుకోవలసిన విషయం ఎందుకంటే మీ కంప్యూటేషనల్ డొమైన్ పెద్దదైతే మీరు గణన పరంగా ఎక్కువ ధర చెల్లించవలసి ఉంటుంది కాబట్టి ఇది మా బలహీనమైన రూపం ఇది మంచిది కాబట్టి ఇప్పుడు మనం చాలా కీలకమైన భాగానికి వచ్చాము ఇది బౌండరీ కండిషన్ సరైనది కాబట్టి 1D నుండి బౌండరీ కండిషన్ని ముందుకు తీసుకువెళ్లడం ఈ కుడి వైపు పదం ఇక్కడ కనిపించబోతోందని మీరు చూడవచ్చు అక్కడే నేను బౌండరీ కండిషన్ను విధిస్తాను 1D సందర్భంలో నా కుడి వైపు పదం ఎలా ఉంది అది dudx 2D విషయంలో ఇది ఖచ్చితంగా dudx కాదు కానీ అది ఇక్కడ కనిపించింది మరియు ఇప్పుడు నేను దీన్ని ఎలా అంచనా వేయాలో నేను గుర్తించాలి మీరు గణితాన్ని ఉపయోగించకపోతే ఏమి జరుగుతుందని భావిస్తున్నారు 1D కేస్లో నేను dudxని చూసాను నేను దానిని కొన్ని స్థిరమైన సమయాలు u ద్వారా భర్తీ చేసాను ఎందుకంటే అది మీడియం మరియు అన్నింటిపై ఆధారపడి ఉండే స్థిరమైన ప్లేన్ వేవ్ ఎలా ప్రవర్తిస్తుందో ఉత్తమంగా అనుకరిస్తుంది కాబట్టి నేను 1D నుండి 2D కి వెళ్ళినప్పుడు భౌతికంగా పెద్దగా మార్పు ఏమి రాదని నా ఉదేశ్యం కనుక సహజంగా ఏమి జరుగుతుందని మీరు భావిస్తున్నారు విద్యార్థి కాన్స్టెంట్స్ నేను కొన్ని కాన్స్టెంట్స్ పొందాలి మరియు నేను ఆశించాల్సిన ఫారమ్ H క్షమించండి విద్యార్థి కొంత చతురస్రాకారంలో ఉంది అవును నా ఉద్దేశ్యం కానీ Hలో లీనియర్ అనేది Hలో కొంత ఉత్పన్నం కాదు Hలో కొన్ని సరళమైన వ్యక్తీకరణల సమూహం ఉంటుందని అనుకున్నాను కాబట్టి మీరు ఉత్పన్నం చేసే ముందు ఈ తనిఖీ చేయడం మంచిది తద్వారా మీ అంతర్ దృష్టి మీ గణితానికి సరిపోతుందని మీకు తెలుస్తుంది